అనేక KCL సమీకరణాలను పరిష్కరించాం ఇప్పుడు అదే విధంగా ఒక సర్క్యూట్ కు N నోడ్స్ మరియు B బ్రాంచ్ లతో కూడిన KVL సమీకరణాలను పరిష్కరించాలి ఇప్పుడు ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది అప్పుడు కిర్చాఫ్ కరెంట్ నియమము సమీకరణాల ను లెక్కించాలి అయితే ఇప్పుడు 1 2 3 4 నోడ్లు మరియు 1 2 3 4 5 6 7 8 బ్రాంచ్ లను కలిగి ఉన్న అదే సర్క్యూట్ ను పరిగణించాను కాబట్టి ఇప్పుడు KVL సమీకరణాల సంఖ్యను ఎలా లెక్కించాలి మొదట లూప్స్ చుట్టూ KVL సమీకరణాన్ని వ్రాస్తాము కాబట్టి ప్రతి లూప్కు ఒక KVL సమీకరణం ఉంటుంది మరియు స్వతంత్ర లూప్స్ సంఖ్య కనుగొనాలి అంటే స్వతంత్ర లూప్స్ నుండి ఉదాహరణకు 1 మరియు 2 బ్రాంచ్ ల నుండి లూప్ ఏర్పడుతుంది 163 బ్రాంచ్ల నుండి లూప్ ఏర్పడుతుంది లూప్ నుండి 2 6 3 బ్రాంచ్ ల నుండి లూప్ ఏర్పడుతుంది ఇక్కడ మూడు లూప్ లు ఉన్నాయి కానీ దాని నిబంధనల ప్రకారం స్వతంత్ర లూప్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం వాటిలో ఏదైనా రెండు తీసుకోవచ్చు వాటిలో రెండు మాత్రమే స్వతంత్రంగా ఉంటాయి కాబట్టి స్వతంత్ర లూప్స్ ను ఎలా ఏర్పరుస్తారు అంటే ప్రతిసారీ సర్క్యూట్ ను తిరిగి వ్రాయకుండా సమర్థవంతంగా చర్చించడానికి సర్క్యూట్ యొక్క గ్రాఫ్ భావనను పరిచయం చేస్తాను సర్క్యూట్ యొక్క గ్రాఫ్ అంటే ప్రాథమికంగా అదే టోపోలాజీ అదే నోడ్స్ మరియు బ్రాంచ్లు కలిగి ఉంటుంది కానీ బ్రాంచ్ లు ఏమి కలిగి ఉన్నాయి ఏ ఎలెమెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఆందోళన చెందొద్దు ఇది సర్క్యూట్ల యొక్క సాధారణ లక్షణాలు చర్చించడానికి ఇది ఉపయోగించబడతాయి కాబట్టి అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏమిటి అని చింతించవద్దు అందులో ప్రతి దానిని ఒక లైన్ ద్వారా సూచిస్తాము కాబట్టి దీని గ్రాఫ్ అదే సంఖ్య గల నోడ్ల ని కలిగి ఉంటుంది నాలుగు నోడ్లు మరియు ఎనిమిది బ్రాంచ్ లు ఉన్నాయి నెట్వర్క్ల యొక్క సాధారణ లక్షణాలను విశ్లేషించడానికి గ్రాఫ్లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి మరియు దాని వెనుక చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ప్రాథమికంగా ఇది సర్క్యూట్ యొక్క సాధారణ వర్షన్ ఈ గ్రాఫ్లో స్వతంత్ర లూప్స్ సంఖ్యను కనుగొనడమే ప్రస్తుత లక్ష్యం అలా చేయడానికి ఇక్కడ గ్రాఫ్ను తిరిగి గీయాలి కాబట్టి స్వతంత్ర లూప్స్ సంఖ్యను లెక్కించడానికి మొదట ట్రీ అనే దాన్ని ఏర్పరుస్తాము ఆ ట్రీ అంటే ఏమిటి ట్రీ అనేది బ్రాంచ్ ల సమితి ఇది ప్రాథమికంగా అన్ని బ్రాంచ్ ల ఉపసమితి సర్క్యూట్ యొక్క B బ్రాంచ్ ల ఉపసమితి అది అన్ని నోడ్లను తాకుతుంది కాబట్టి అన్ని నోడ్లకు కనీసం ఒక బ్రాంచ్ లు అనుసంధానించబడి ఉండాలి కానీ లూప్ ఏర్పడకుండా ఉండాలి ఒక ఉదాహరణను చూస్తే చాలా ట్రీస్ కావచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి కానీ వాటిలో ఏదైనా తీసుకొని ప్రారంభించవచ్చు కాబట్టి ఒక ట్రీ యొక్క ఉదాహరణ చూపిస్తాను ఇవి నాలుగు నోడ్లు మరియు 1 6 మరియు 7 బ్రాంచ్ లను తీసుకుందాం కాబట్టి స్పష్టంగా నాలుగు నోడ్లు కనీసం ఒక బ్రాంచ్ ని కలిగి ఉంటుంది మరియు ఇంతవరకు ఒక్క లూప్ కూడా ఏర్పడలేదు ఇది ఈ ట్రీ మాత్రమే కాకుండా వేరేవి కూడా ఉండవచ్చు గ్రాఫ్ను తీసుకొని వాటిని ఏర్పారచవచ్చు మరొక ఉదాహరణ చూద్దాం మళ్ళీ ఈ బ్రాంచ్ లు అంటే మూడు బ్రాంచ్ లు 6 7 మరియు 3 లను పరిగణిస్తాను మళ్ళీ మనకు ఒక ట్రీ ఉంది మరియు అన్ని నోడ్లు కనీసం ఒక బ్రాంచ్ కు అనుసంధానించబడి ఉన్నాయి కానీ లూప్ లేదు కాబట్టి ఇది కూడా ఒక ట్రీ ఇప్పుడు గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే ఈ రెండు ట్రీ లకు 3 బ్రాంచ్ లు ఉన్నాయి మరియు తనిఖీ చేసి మరియు సర్క్యూట్ నుండి ఎన్ని ట్రీ లు అయినా తయారు చేసుకోవచ్చు మరియు అన్నింటికీ 3 శాఖలు కలిగి ఉంటాయి ఇది యాదృచ్చికం కాదు మనకు n నోడ్లు ఉన్నాయి అనుకుంటే ఒక నోడ్ నుండి ప్రారంభించి తరువాతి వైపుకు వెళ్ళండిఈ సందర్భంలో 1 2 3 4 నోడ్ లను కావలసిన విధంగా ఆర్డర్ చేయవచ్చు కానీ ఇక్కడ 1 2 3 4 etc నోడ్ ల క్రమాన్ని ఏవిధంగానైనా పరిగణించవచ్చు నోడ్ 1 నుండి నోడ్ 2 కు నోడ్ 2 నుండి నోడ్ 3 కు బ్రాంచ్ లను కనెక్ట్ చేయవచ్చు కాబట్టి ప్రతి వరుస నోడ్ల జత మధ్య ఒక శాఖను అనుసంధానించటం ద్వారా నోడ్ 1 నుండి నోడ్ N కి వెళ్ళేటప్పుడు N 1 శాఖలు ఉంటాయి కాబట్టి N నోడ్స్ ఉంటే సర్క్యూట్ యొక్క ట్రీ లో N 1 బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి N నోడ్ సర్క్యూట్లో N 1 బ్రాంచ్ లు ఉంటాయి కాబట్టి B బ్రాంచ్ సర్క్యూట్తో ప్రారంభిస్తున్నామని గుర్తుంచుకోండి మరియు దాని నుండి ట్రీ ను ఏర్పరచటానికి N 1 బ్రాంచ్ లు తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఎం చేయబోతున్నాము ఏమి చేయాలి అని స్పష్టంగా ఉండాలి కాబట్టి ట్రీ ఉంటే సర్క్యూట్ యొక్క ప్రతి నోడ్ను అనుసంధానించే బ్రాంచ్ లు కూడా ఉంటాయి మరియు లూప్ ఉండదు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ బ్రాంచ్ లను కలిగి ఉంటే అందులో నుండి 1 6 మరియు 7 బ్రాంచ్ లను తీసుకున్నాను కాబట్టి మిగిలిన 2 3 4 5 మరియు 8 బ్రాంచ్ లను డాష్ లైన్లతో చూపిస్తాను ట్రీ కు మిగిలిన బ్రాంచ్ లను కలిపితే లూప్ ఏర్పడుతుంది కాబట్టి బ్రాంచ్ 2 ని జోడిస్తే ఇక్కడ లూప్ ఉంటుంది బ్రాంచ్ 3 ని జోడిస్తే అక్కడ లూప్ ఉంటుంది బ్రాంచ్ 8 ను జోడిస్తే 6 7 మరియు 8 బ్రాంచ్ ల తో లూప్ ఏర్పడుతుంది కాబట్టి ట్రీ ఉంటే దానికి ఏదైనా బ్రాంచ్ ను జోడిస్తే లూప్ ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు లూప్ ల సంఖ్యను లెక్కించడం చాలా సులభంగా ఉంటుంది N నోడ్స్ మరియు B బ్రాంచ్ లతో ఒక సర్క్యూట్ ఉంది మరియు సర్క్యూట్ లో N నోడ్లు ఉంటే N 1 బ్రాంచ్ ల ట్రీ ఉంటుంది ఇప్పుడు B శాఖల నుండి N 1 ను తీసివేస్తే మిగిలినవి B N 1 శాఖలు ఉంటాయి దీనిని కో ట్రీ అని కూడా పిలుస్తారు ఇప్పుడు ప్రతి B N 1 బ్రాంచ్లను ట్రీ కు అనుసంధానిస్తే కొత్త లూప్ ఏర్పడుతుంది కాబట్టి చేసేది ఏమిటంటే మొదట ఒక ట్రీ ను ఏర్పరుచుకుని తద్వారా బ్రాంచ్ ని ఒక్కొక్కటిగా తీసుకొని జోడించాలి ఈ బ్రాంచ్ లలో ఒకదానితో ఒక లూప్ను ఏర్పరుస్తారు మరియు మరొక బ్రాంచ్ తో మరొక లూప్ను ఏర్పరుస్తారు కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో ఈ ప్రత్యేకమైన ట్రీ ను పరిగణించండి కాబట్టి దీనిని గీస్తాను ఇక్కడ నాలుగు నోడ్లు మరియు ఎనిమిది శాఖలు ఉన్నాయి కాబట్టి ట్రీ లో 3 శాఖలు మరియు తరువాత మిగిలిన 5 శాఖలు కలిగి ఉన్నాయి కాబట్టి మనకు 5 స్వతంత్ర లూప్ లు ఉంటాయి అంటే మనకు B 1 స్వతంత్ర లూప్ లు మరియు తత్ఫలితంగా B 1 స్వతంత్ర కిర్చాఫ్ వోల్టేజ్ చట్ట సమీకరణాలు ఉన్నాయి కాబట్టి దీనిని వివరించడానికి లూప్ లను తీసుకుందాం కాబట్టి దీనికి బ్రాంచ్ 1 జోడిస్తే ఒక లూప్ ను ఏర్పరుస్తుంది బ్రాంచ్ నెంబర్ 2 జోడిస్తే మరొక లూప్ ను ఏర్పరుస్తుంది బ్రాంచ్ నెంబర్ 4 జోడిస్తే మరొక లూప్ ఏర్పరుస్తుంది బ్రాంచ్ నెంబర్ 5 జోడిస్తే మరొక లూప్ని ఏర్పరుస్తుంది మరియు బ్రాంచ్ నంబర్ 8 ని జోడిస్తే మరొక లూప్ ను ఏర్పరుస్తుంది కాబట్టి 5 లూప్ లు ఉన్నాయి మరియు B N 1 కిర్ఛాఫ్ వోల్టేజ్ లా సమీకరణాలను కలిగి ఉన్నాము కాబట్టి ఒక N నోడ్స్ గల సర్క్యూట్ లో N 1 KCL సమీకరణాలు వ్రాయగలము మరియు N నోడ్ B బ్రాంచ్ సర్క్యూట్ లో B N 1 KVL సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా 2B వేరియబుల్స్ కోసం పరిష్కరించాలి ఇప్పుడు 2 B సమీకరణాలను ఎలా పొందాలి అనేది చూద్దాం మొదట మనకు N నోడ్ B బ్రాంచ్ లు ఉన్న సర్క్యూట్లో N 1 KCL సమీకరణాలు ఉన్నాయి కాబట్టి N 1 KCL సమీకరణాలు B N1 KVL సమీకరణాలు రెండూ కలిసి మనకు B సమీకరణాలను ఇస్తాయి మరియు B బ్రాంచ్ లను కలిగి ఉన్నాము కాబట్టి ప్రతి బ్రాంచ్ కి దాని కరెంట్ వోల్టేజ్ తో సంబంధం ఉంటుంది కాబట్టి B కి IV సంబంధాలను కలిగి ఉన్నాము కాబట్టి అదనపు B సమీకరణాలను ఇస్తుంది కాబట్టి ఇక్కడ 2 B సమీకరణాలు ఉన్నాయి మరియు వీటిని పరిష్కరించడం ద్వారా 2 B వేరియబుల్స్ ను మరియు ప్రతి B బ్రాంచ్ లలో 2B వేరియబుల్స్ B కరెంట్ లు మరియు B వోల్టేజ్ లను పరిష్కరించగలము కాబట్టి సర్క్యూట్ లోని ప్రతి వేరియబుల్ కోసం సమీకరణాలను సెటప్ చేస్తాను ఇక్కడ చేసేది ఏమిటంటే సర్క్యూట్ విశ్లేషణ యొక్క కొన్ని పద్ధతులను పరిశీలిస్తాము ఇప్పుడు వాస్తవానికి ప్రతి వేరియబుల్స్ కోసం వ్రాసే సమీకరణాలను పరిష్కరించే క్రమబద్ధమైన మార్గాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించము కొన్ని తాత్కాలిక పద్ధతులు కూడా పరిశీలిస్తాము మరియు కొన్ని సంక్లిష్టమైన సర్క్యూట్లు ప్రత్యేకించి బహుళ సోర్స్ లతో సర్క్యూట్లు కలిగి ఉన్నప్పుడు క్రమబద్దమైన పద్ధతులను ఉపయోగిస్తాము ఒక సోర్స్ ఉన్నప్పుడు చాలా సరళమైన పద్ధతులు ఉపయోగిస్తాము కానీ బహుళ సోర్స్లు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ క్రమబద్ధంగా చేయాలి